ఈ ఉపన్యాసంలో నేను చెప్పినట్లుగా తప్పు మోడలింగ్ పై చర్చతో మనము ప్రారంభిస్తాము నేను చెప్పినట్లు తప్పు మోడలింగ్ అనేది మొదటి దశ మరియు మొత్తం పరీక్షా ప్రక్రియలో చాలా ముఖ్యమైనది మనకు ఎందుకు తప్పు మోడల్ అవసరమో మరోసారి చూడటానికి ప్రయత్నిద్దాం మేము దీనిని క్లుప్తంగా ప్రస్తావించిన చివరి ఉపన్యాసం మీకు తెలుసు చిప్లోని శారీరక లోపాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని మేము ప్రస్తావించాము నిజానికి ఇది అనంతమైన పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇది కష్టం మరియు అసాధ్యం సాధ్యమయ్యే అన్ని లోపాలను లెక్కించడం మరియు విశ్లేషించడం అసాధ్యం ఎందుకంటే సాధ్యమయ్యే లోపాల సంఖ్య అనంతం మనం ఏమి చేసామో ఇప్పుడు చూద్దాం మనము ఈ శారీరక లోపాలను సంగ్రహించాము మరియు కొన్నిసార్లు తార్కిక తప్పు నమూనాలు అని పిలువబడే కొన్ని తప్పు నమూనాలను మనము నిర్వచిస్తాము ఎందుకంటే ఇవి చిప్లో వాస్తవానికి జరగని లోపాలు కావు ఆ లోపం లేదా లోపం ఈ రకమైన లోపం సంభవించినట్లు చిప్ ప్రవర్తిస్తుందని మనము తార్కికంగా ఆలోచిస్తున్నాము కాబట్టి ఇలా చేయడం ద్వారా మనం పొందే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం పరీక్ష తరం మరియు తప్పు అనుకరణ యొక్క ప్రక్రియలను సరళీకృతం చేయవచ్చు ఎందుకంటే మనం లోపాల జాబితాను అందించకపోతే పరీక్ష ఏమి జనరేటర్ చేస్తుంది టెస్ట్ జనరేటర్కు మనము ఏ లోపాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామొ తెలియదు ఎందుకంటే సరైన సంఖ్యలో లోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనము తప్పు కవరేజీని కూడా అంచనా వేయవచ్చు మరియు ఇలాంటి పరీక్షా వెక్టర్స్ యొక్క ప్రత్యామ్నాయ సెట్లను 2 టెస్ట్ సెల్స్ T1 మరియు T2 లు గా పోల్చవచ్చు వాటిలో ఏది మంచిదో మనము తెలుసుకోవాలి మనము కొన్ని ప్రయోగాలు చేయవచ్చు మరియు T1 గుర్తించగలదని 85 శాతం లోపాలను గుర్తించగలదు మరియు T2 90 శాతం లోపాలను గుర్తించగలదు కాబట్టి t2 మంచిది కాబట్టి తప్పు మోడల్ లేకపోతే మనము ఈ రకమైన పరిమాణాత్మక విశ్లేషణను సరిగ్గా చేయలేము ఇప్పుడు ఈ తప్పు నమూనాలను సంగ్రహణ యొక్క అనేక స్థాయిలలో నిర్వచించవచ్చు సర్క్యూట్ వలె అనేక స్థాయిల సంగ్రహణలో వర్ణించవచ్చు కాబట్టి అటువంటి ప్రతి స్థాయిలో మనము లోపాల సమితిని నిర్వచించవచ్చు మరియు కొంత సంగ్రహణ చేయవచ్చు ఇప్పుడు స్పష్టంగా మీరు దిగువ స్థాయిల వైపుకు వెళుతున్నప్పుడు మరింత వివరంగా మీ మోడల్ మరింత ఖచ్చితమైనదిగా మారుతుంది కానీ లోపాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది సాధారణ వివరణ స్థాయిలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ప్రవర్తనా స్పెసిఫికేషన్ గురించి మీరు ఆలోచించగలిగే అత్యున్నత స్థాయి ఏమిటంటే ఇక్కడ ఒక సర్క్యూట్ దాని ప్రవర్తన పరంగా VHDL వెరిలోగ్ లేదా ఇతర భాషల వంటి ఉన్నత స్థాయి భాషలో వివరించబడింది ఆ స్థాయిలో డిస్క్రిప్షన్ వద్ద ఎలాంటి లోపాలు జరగవచ్చో మీరు ఆలోచించవచ్చు అప్పుడు మీరు ఫంక్షనల్ బ్లాకులను చూస్తున్న మీ ఫంక్షనల్ స్థాయి ఆర్టీఎల్ స్థాయిలో కొన్ని మరియు నిర్మాణాత్మక స్థాయి లో కొన్ని చూస్తారు సాధారణంగా ఇది గేట్ స్థాయిలో పనిచేస్తుంది గేట్ స్థాయి నెట్లిస్ట్ స్థాయిలో ఎలాంటి లోపాలు ఉండవచ్చు ఇప్పుడు చూద్దాం స్విచ్ స్థాయి అంటే ట్రాన్సిటర్ స్థాయి మరియు రేఖాగణిత స్థాయి అంటే లేఅవుట్ల స్థాయిలో ఉంటుంది కాబట్టి క్రిందికి వెళ్ళేటప్పుడు మీ తప్పు నమూనాలు మరింత వాస్తవికంగా మారతాయి కాని ఇబ్బంది ఏమిటంటే సర్క్యూట్ భాగాల సంఖ్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది అవి ఏమనగా ఫంక్షనల్ బ్లాకుల సంఖ్య మరియు ట్రాన్సిటర్ల సంఖ్య కాబట్టి మీరు వాటిని నిజంగా పోల్చలేరు ట్రాన్సిస్టర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమయ్యే లోపాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మీరు ఆ స్థాయిలో లోపాలను మోడల్ చేయగలిగితే అవి మరింత ఖచ్చితమైనవి గా ఉంటాయి ఈ స్థాయిలలోని వివిధ తప్పు నమూనాలను త్వరగా చూద్దాం కాబట్టి అత్యున్నత స్థాయి ప్రవర్తనా స్థాయి తప్పు నమూనా ఇక్కడ నేను చెప్పినట్లుగా సర్క్యూట్ స్పెసిఫికేషన్ వెరిలోగ్ లేదా విహెచ్డిఎల్ వంటి కొన్ని ఉన్నత స్థాయి డిజైన్ డిస్క్రిప్షన్ భాషలో పేర్కొనబడింది మరియు ఈ భాష యొక్క నిర్మాణాలకు సంబంధించి కొన్ని లోపాలను మేము నిర్వచించాము వాటిలో కొన్నింటిని నేను వివరిస్తున్నాను మీరు చెప్పిన కొన్ని వేరియబుల్ తక్కువ లేదా ఉన్నత స్థాయి స్థితిలో శాశ్వతంగా ఉంటుంది దానిని వివరించడానికి ప్రయత్నిద్దాం వెరిలోగ్లో మీరు వేరియబుల్ హక్కును నిర్వచించవచ్చు కాబట్టి మీరు పూర్ణాంకాన్ని నిర్వచించవచ్చు మీరు దానిని బిట్గా నిర్వచించవచ్చు మీరు ఒక పూర్ణాంకం X ను నిర్వచించాము అనుకుందాం కాని హార్డ్వేర్ పరంగా ఈ X ఒక రిజిస్టర్లోకి మ్యాప్ చేయబడుతుంది దాని వెడల్పు 32 అనుకుందాం X ఇక్కడ మ్యాప్ చేయబడుతుందని అనుకుందాం ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్ల పరంగా ప్రతి రిజిస్టర్లో విద్యుత్ సరఫరాకు కనెక్షన్ ఉంటుంది భూమికి మరో కనెక్షన్ ఉంటుంది అవుట్పుట్లు ఇక్కడ వస్తున్నాయని అనుకుందాం కొన్ని కారణాల వల్ల VDD డిస్కనెక్ట్ చేయబడితే అప్పుడు ఈ స్థాయిలో కొన్ని లోపాల గురించి ఆలోచించాలి కాబట్టి మీరు ఫ్లిప్ ఫ్లాప్ల విషయాలను చదివితే VDD డిస్కనెక్ట్ చేయబడినప్పుడు అన్ని బిట్లు 0 వైపు చూస్తాయి కాబట్టి మీరు అన్ని 0 లను పొందుతారు అదేవిధంగా గ్రౌండ్ డిస్కనెక్ట్ చేయబడితే మరియు మీరు అవుట్పుట్లను చూడటానికి ప్రయత్నిస్తే అప్పుడుఅన్ని అవుట్పుట్లలో VDD ఉందని అర్థం అంటే అన్ని 1 గా ఉంటాయి కాబట్టి ఏ తప్పు మోడల్ అయినా అక్కడ ఒక కరస్పాండెన్స్ ఉందని మీరు గ్రహిస్తారు కరస్పాండెంట్ అంటే ఆ హక్కు యొక్క తక్కువ స్థాయి హార్డ్వేర్ సాక్షాత్కారం అని అర్థం అప్పుడు ఇక్కడ పేర్కొన్న రెండవ లోపం ఏమిటంటే అసైన్మెంట్ స్టేట్మెంట్ X అనేది Y కు సమానం అనేది పనిచేయదని చెబుతుంది అంటే మీరు ఈ అసైన్మెంట్ ఇస్తున్నారని కానీ Y వ్యక్తీకరణ యొక్క విలువ X కి కేటాయించబడటం లేదు అని అర్థం కాబట్టి X దాని స్వంత విలువతోనే ఉంటుంది హార్డ్వేర్ పరంగా మళ్ళీ చెప్పటానికి కారణం ఏమిటో చూద్దాం ఇక్కడ నేను ఒక రిజిస్టర్ కలిగి ఉన్నాను అది X అని చెప్పని విలువను కలిగి ఉండాలని అనుకుందాం నాకు XY అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి Y యొక్క విలువను లెక్కించే ఒక సర్క్యూట్ ఉంది మరియు మరియు సహజంగా అక్కడ ఉన్న ప్రతి రిజిస్టర్లో ఒక రకమైన లోడ్ నియంత్రణ ఇన్పుట్ ఉండాలి ఈ లోడ్ డిస్కనెక్ట్ చేయబడిన లోపం గురించి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు ఈ లోడ్ కనెక్షన్ ఎందుకు కనెక్ట్ అవ్వడం లేదో చూద్దాం ఈ Y ఎప్పటికీ లోడ్ చేయబడదు కాబట్టి అప్పగింత పరంగా ఈ నియామకం ఎప్పటికీ సరిగ్గా జరగదు అప్పుడు మనం తరువాతిదానికి వద్దాం ఒకవేళ వేరే రకమైన నిర్మాణం కోసం చూసిన ఇది అప్పటి లేదా వేరే మార్గం ఎప్పుడూ తీసుకోబడదని చెబుతుంది అదే విధముగా మల్టీ సెలక్షన్ లో స్విచ్ స్టేట్ మెంట్ పనిచేసే విధముగా ఉంటుంది అది ఏమిటంటే ఒక భాగమును మనము తీసుకోము మీరు కూడా ఇక్కడ చూడవచ్చు ఈ సమస్య అటువంటిదే అంటే మల్టీ సెలక్షన్ కు సంబంధించినది మీరు డెమల్టిప్లెక్సర్ సహాయంతో అటు ఇటు వైపు తిరుగుతూ ఏ మార్గాన్ని అనుసరించాలి ఎంచుకుంటారు ఇప్పుడు డెముల్టిప్లెక్సర్లో కొంత లోపం ఉన్నందున కొన్ని పంక్తులు ఎల్లప్పుడూ ఎంపిక అవుతూ ఉండవచ్చు లేదా కొన్ని పంక్తులు ఎప్పటికీ ఎంపిక కాకపోవచ్చు కంట్రోల్ సర్క్యూట్లో కొన్ని సమస్యల కారణంగా ఈ రకమైన విషయాలు జరగవచ్చు ఇక్కడ మనం ఈ లోపాలను if else లేదా switch స్విచ్ నిర్మాణంగా సంగ్రహించాము అదేవిధంగా ఒక FOR లూప్ వంటి కంట్రోల్ లూప్ గా అనుకుందాం ఇది ఒక లూప్ వంటి నిర్దిష్ట సంఖ్యలను అమలు చేయాలని అనుకుందాం కాబట్టి లూప్ ఎల్లప్పుడూ అమలు చేయబడుతుంది లేదా ఎప్పటికీ అమలు చేయబడదు కాబట్టి లూప్ను సరిగ్గా నియంత్రించే కంట్రోల్ సర్క్యూట్లో కొంత లోపం కారణంగా లూప్ కౌంటర్ తగ్గుతుంది మరియు 0 కి చెకింగ్ ఉంటుంది 0 సర్క్యూట్ కోసం చెకింగ్ పనిచేయకపోవచ్చు ఇది ఎల్లప్పుడూ 0 కాదని చెబుతోంది కాబట్టి లూప్ కొనసాగుతుంది మరియు లోపం కారణంగా అది ఎల్లప్పుడూ 0 కి సమానం అని చెబితే లూప్ ఎప్పటికీ ఆగదు అది వెంటనే బయటకు వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలు అధిక స్థాయిలో ప్రవర్తనా స్థాయి తప్పు నమూనాలో రూపొందించబడ్డాయి స్పష్టంగా ఇవి ఫైనల్ సర్క్యూట్ సాక్షాత్కారం పరంగా చాలా ఖచ్చితమైనవి కావు అయితే కొన్ని పరిశ్రమలు ఈ పద్ధతులను ఉపయోగిస్తాయి ఎందుకంటే అవి చాలా తక్కువ సంక్లిష్టతను కలిగి ఉంటాయి దీనికి సంబంధించి ఇతర తప్పు నమూనాలు కూడా బాగానే ఉన్నాయి తరువాత మన సర్క్యూట్ రిజిస్టర్ బదిలీ స్థాయిలో పేర్కొనబడిందని అనుకునే ఫంక్షనల్ ఫాల్ట్ మోడల్గురించి తెలుసుకుందాము ఇక్కడ మనకు రిజిస్టర్లు యాడెర్adder మల్టిప్లైయర్స్ మల్టీప్లెక్సర్లుmultiplexers మరియు బస్సు వంటి ఫంక్షనల్ బ్లాక్లు ఉన్నాయి ఇప్పుడు ఫంక్షనల్ లెవల్ ఫాల్ట్ మోడల్తో ఒక సమస్య ఏమిటంటే ఇది సాధారణం కాదు అంటే కొన్ని తప్పు మోడల్ మల్టీపెక్సర్కు వర్తిస్తాయి కానీ మీరు డీకోడర్కు మెమరీకి వర్తించలేరు కాబట్టి మల్టీప్లెక్సర్కు ప్రత్యేకమైన ఫాల్ట్ మోడల్ ఉంటుంది మెమరీకి ప్రత్యేకమైన ఫాల్ట్ మోడల్ ఉంటుంది కానీ ఒకసారి మీరు ఈ తప్పు నమూనాలను నిర్వచించగలిగితే అవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి మరియు పరీక్షా సమితిని ఖచ్చితంగా నేరుగా ఉత్పత్తి చేయవచ్చు మల్టీప్లెక్సర్కు ఇది ఎలా పనిచేస్తుందో నేను ఒక ఉదాహరణ ఇస్తాను కాబట్టి మనము 4 నుండి 1 మల్టీప్లెక్సర్ యొక్క ఉదాహరణను తీసుకుంటాము కాబట్టి 4 TO 1 మల్టీప్లెక్సర్ కోసం 4 డేటా ఇన్పుట్లు A0 A1 A2 మరియు A3 అని అనుకుందాం అవి ఎంచుకున్న ఇన్పుట్ విలువలు S0 మరియు S1 ఉపయోగించి ఎంపిక అవుతున్నాయి మరియు అవుట్పుట్ F అవుతుంది కాబట్టి మల్టీపెక్సర్ యొక్క క్రియాత్మక ప్రవర్తనను చూడటం ద్వారా మీరు పరీక్షా వెక్టర్లను నేరుగా ఎలా ఉత్పత్తి చేయవచ్చునో మేము చూపిస్తాము కాబట్టి ఇది ఈ స్లయిడ్లో చూపబడింది ఇక్కడ చూడండి మన మల్టీప్లెక్సర్ 4 ఇన్పుట్లు ఎంచుకున్న పంక్తులు మరియు అవుట్పుట్ లను మనము చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నేను నేరుగా నాకు అవసరమైన పరీక్ష వెక్టర్లను వ్రాస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం మొదటి విషయం ఏమిటంటే మనము S0 S1 కాంబినేషన్ యొక్క విభిన్న విలువలను ఉపయోగిస్తున్నాము కాబట్టి మొదటి 2 వరుసలు ఎంచుకున్న పంక్తి 0 0 రెండవ 2 అడ్డు వరుసలు 0 1 తదుపరి 2 అడ్డు వరుసలు 1 0 మరియు చివరి వరుసలు 1 1 కాబట్టి మొదటి 2 వరుసలు A0 ను ఎంచుకుంటాయని అనుకుందాం తదుపరి 2 అడ్డు వరుసలు A1 నీ ఎంచుకుంటాయని అనుకుందాం తదుపరి 2 A2 ని మరియు చివరి 2 A3 ని ఎన్నుకోవటానికి అనుకుందాం కాబట్టి నేను S0 మరియు S1 కు 0 0 ను వర్తింపజేస్తాను ఇప్పుడు A0 ఎంపిక చేయబడింది కాబట్టి నేను 0 కి సమానమైన A0 ను వర్తింపజేస్తాను మరియు అవుట్పుట్ 0 అవునా కాదా అని తనిఖీ చేస్తాను నేను A0 ను 1 కి సమానంగా వర్తింపజేస్తాను మరియు అవుట్పుట్ 1 సరియైనదాలేదా అని తనిఖీ చేస్తాను కాని నేను రివర్స్ లాజిక్ విలువను ఇతర 3 ఇన్పుట్లకు ఎందుకు వర్తింపజేస్తున్నానో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే నేను A0 ను ఎన్నుకునేటప్పుడు ఈ A1 A2 A3 మనకు సరిగ్గా తెలియాలి కాని నేను రివర్స్ విలువను వర్తింపజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి లోపం ఉంది నేను A0 లైన్ ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ లోపం కారణంగా A1 లేదా A2 లేదా A3 ఎంపిక చేయబడుతోంది కాబట్టి అవుట్పుట్లో మిస్మ్యాచ్ ఉంటుంది కాబట్టి సాధారణంగా A0 ఎన్నుకోబడిందని అనుకుందాం నేను 0 పొందుతున్నాను కాని పొరపాటున A1 A2 A3 ఎంపిక అవుతుంటే నాకు 1 లభిస్తుంది కాబట్టి నేను తప్పును గుర్తించగలను అదేవిధంగా ఈ సందర్భంలో సాధారణంగా ఇది 1 గా ఉంటుంది మరియు మరికొన్ని ఇన్పుట్లు ఎంపిక అవుతుంటే నాకు 0 లభిస్తుంది కాబట్టి అవుట్పుట్లో మిస్మ్యాచ్ను గుర్తించగలిగితే మనం తప్పును గుర్తిస్తాము కాబట్టి ఇతర జత వరుసల విషయంలో కూడా ఇదే జరుగుతోంది తరువాతి జతలో మేము S1 0 మరియు S0 1 ని అప్లై చేయడం ద్వారా A1 ని ఎంచుకుంటున్నాము కాబట్టి ఒక సందర్భంలో నేను A0 ను 0 కు సమానంగా A1 ని 1 కు సమానంగా మరియు మిగిలినవి రివర్స్ గా తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ మనం A2 0 1 ను A3 0 1 ను ఎంచుకుంటాము కాబట్టి మల్టీప్లెక్సర్లో ఈ ఫంక్షనల్ లోపాలను గుర్తించగల ఈ 8 పరీక్ష వెక్టర్లను మనం నేరుగా వ్రాయగలమని మీరు చూస్తారు మల్టీపెక్సర్ సరిగ్గా పనిచేయడానికి ఇది మీకు కావలసినది అని మీరు చూస్తున్నారు మీకు ఇంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు మరియు మల్టీప్లెక్సర్లో 6 ఇన్పుట్లు ఉన్నాయి కాబట్టి 64 నేను 64 పరీక్ష నమూనాలకు 8 పరీక్షా నమూనాలను మాత్రమే చేశాను ఇది పరీక్షా తరం పద్ధతిని కలిగి ఉన్న ప్రధాన లక్ష్యాలలో ఒకటి ఇక్కడ పరీక్షించవలసిన పరీక్షల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు కాబట్టి మనకు to 1 మల్టీప్లెక్సర్ ఉంటే సాధారణీకరించడానికి మనకు పరీక్షా నమూనాలు అవసరం మరియు నేను చెప్పినట్లుగా కొన్ని ఇన్పుట్ లైన్ తప్పుగా ఎన్నుకోబడినట్లుగా అన్ని ఫంక్షనల్ లోపాలను గుర్తించవచ్చు కొన్ని పంక్తులు నిరంతరం 0 లేదా 1 వద్ద స్థిరంగా ఉంటాయి ఈ లోపాలన్నీ ఈ సాధారణ పరీక్షల ద్వారా కనుగొనవచ్చు డీకోడర్ కోసం మీరు ఏ ఇతర ఫంక్షనల్ బ్లాక్ కోసం కూడా విస్తరించలేని ఈ వ్యూహాన్ని చూడవచ్చు దాని కోసం మీరు మళ్ళీ ఇలాంటి ఫంక్షనల్ ప్రవర్తన విశ్లేషణ చేయవలసి ఉంటుంది మరియు మీరు పరీక్ష వెక్టర్లను కనుగొనవలసి ఉంటుంది కానీ ఒకసారి మీరు చేయగలిగితే ఇది చాలా సులభం ఇప్పుడు స్ట్రక్చరల్ లెవల్ ఫాల్ట్ మోడల్కు రండి ఇది చాలా విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇక్కడ సర్క్యూట్ నెట్లిస్ట్గా పేర్కొనబడింది కొన్ని బ్లాకుల పరస్పర అనుసంధానం సాధారణంగా గేట్లు మరియు ఫ్లిప్ ఫ్లాప్ల స్థాయిలో ఉంటుంది ఇవి ప్రతిపాదిత మరియు చర్చించబడిన చాలా నిర్మాణాత్మక తప్పు నమూనాలు ఎందుకంటే వారు సర్క్యూట్ను గేట్ల నెట్లిస్ట్గా భావిస్తారు లేదా సీక్వెన్షియల్ సర్క్యూట్ల కోసం కూడా ఫ్లాప్లను ఫిల్ప్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫంక్షనల్ బ్లాక్స్ ఎటువంటి లోపాలను కలిగి ఉండవని మేము అనుకుంటాము గేట్లు తప్పు లేనివి బ్లాకుల మధ్య పరస్పర సంబంధం తప్పుగా ఉంటుంది కాబట్టి మన ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం మనకు సర్క్యూట్ ఉందని అనుకుందాం 3 గేట్స్ ఉన్న సర్క్యూట్ తీసుకుందాం కాబట్టి ఈ ఫాల్ట్ మోడల్ ప్రకారం ఈ గేట్ల లోపల లోపాలు ఉండవని మేము చెబుతున్నాము ఈ గేట్లు ఖచ్చితంగా బాగానే ఉన్నాయి లోపాలు ఇంటర్ కనెక్షన్ల వద్ద మాత్రమే జరుగుతాయి ఈ ఇంటర్ కనెక్షన్లో కొంత వైఫల్యం జరగవచ్చు ఇది ఈ గేట్ కోసం జరగవచ్చు అని మీరు అనుకోవచ్చు మనము ఈ గేట్ వైపు చూస్తే ఈ గేట్ యొక్క ఒక లైన్ శాశ్వతంగా 0 వద్ద నిలిచిపోయిందని చెప్పగలము 0 వద్ద నిలిచిపోయింది అంటే ఇది ఎల్లప్పుడూ 0 వద్ద ఉంటుంది అని అర్థం ఈ ఇంటర్ కనెక్షన్ కారణంగా ఇది లోపంగా పరిగణించబడుతుంది ఇంటర్ కనెక్షన్ లైన్ కు ఒక వైఫల్యం ఉంది అక్కడ ఈ లైన్ ద్వారా ఎల్లప్పుడూ 0 లేదా అదేవిధంగా ఇక్కడ ఉంటుంది కానీ మళ్ళీ నేను వీటిని పునరావృతం చేస్తున్నాను అన్నీ శారీరక లోపాల యొక్క అభివ్యక్తి ఇక్కడ 0 లోపం వద్ద ఇరుక్కున్నాయని నేను చెప్తున్నాను కానీ భౌతికంగా ఈ తీగ తప్పు అని అర్ధం కాదు భౌతికంగా ఈ గేట్ లోపల కొంత లోపం ఉండవచ్చు కానీ ఈ లైన్ ఎల్లప్పుడూ 0 జరిమానాతో ఉన్నట్లు ప్రవర్తిస్తుంది కాబట్టి బ్లాక్స్ తప్పు లేనివి మరియు ఇంటర్ కనెక్షన్లు తప్పుగా ఉంటాయి కాబట్టి ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ఇంటర్ కనెక్షన్లలో ఎటువంటి లోపం లేదు మరియు అవి లాజిక్ 0 మరియు లాజిక్ 1 సిగ్నల్స్ రెండింటినీ మోయగలవు 2 ప్రసిద్ధ నిర్మాణాత్మక తప్పు నమూనాలు ఉపయోగించబడ్డాయి మొదటిది అత్యంత ప్రాచుర్యం పొందింది దీనిని స్టక్ ఎట్ ఫాల్ట్ మోడల్ అని పిలుస్తారు మరియు రెండవదాన్ని బ్రిడ్జింగ్ ఫాల్ట్ మోడల్ అంటారు స్టక్ ఎట్ ఫాల్ట్ మోడల్ అనేది సంభావితంగా చాలా సులభం ఇది కొన్ని సర్క్యూట్ పంక్తులు లాజిక్ 0 లేదా లాజిక్ 1 వద్ద శాశ్వతంగా స్థిరంగా ఉన్నాయని చెప్తుంది అంటే 0 వద్ద నిలిచిపోతుంది లేదా 1 వద్ద నిలిచిపోతుంది అని అర్థం ఇది చాలా ప్రజాదరణ పొందిన తప్పు మోడల్ మరియు ఇది విశ్లేషించబడింది ఇది వాస్తవానికి చాలా వాస్తవిక శారీరక వైఫల్యాలను మోడల్ చేయగలదని కనుగొన్నారు మరియు వాస్తవానికి మీరు CMOS లేదా TTL లేదా మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా ఇది సాంకేతికత స్వతంత్రమైనది మరియు ఒక నిర్దిష్ట పంక్తికి సంకేతాలు A లోపాలు వీటిని ఒక విధంగా 0 గా సూచిస్తారు లేదా A స్లాష్ 0 లేదా A స్లాష్ 1 అని వ్రాస్తారు ఇప్పుడు మీరు గమనించే ఒక విషయం ఏమిటంటే ఈ తప్పు నమూనాలో ఫ్యాన్అవుట్ కాండం మరియు ఫ్యాన్అవుట్ శాఖలు ప్రత్యేక పంక్తులుగా పరిగణించబడతాయి ఈ రేఖాచిత్రాలలో F అనేది అభిమాని కాండం మరియు F1 F2 అభిమానుల శాఖలు అవి ప్రత్యేక పంక్తులుగా పరిగణించబడతాయి ఎందుకో వివరించడానికి ప్రయత్నిద్దాం మనకు ఈ గేట్ ఉంది ఈ అవుట్పుట్ F అనేది ఈ అవుట్పుట్ 2 ఫ్యాన్అవుట్ శాఖలు F1 మరియు F2 లకు వెళుతుంది మరియు ఈ అభిమాన శాఖలు బహుశా కొన్ని ఇతర గేట్ల ఇన్పుట్ లకు వెళుతున్నాయి ఇది ఒక గేట్ అక్కడ మరొక గేట్ ఉంది FF1F2 లు ఒకేలా ఉంటాయి కాబట్టి వోల్టేజ్ ఏమైనా ఉండిన అదే వోల్టేజ్ F1 మరియు F2 లలో రావాలి కానీ ఇక్కడ కొన్ని లోపాలు ఉండవచ్చని మీరు చూస్తారు ఇక్కడ డిస్కనెక్ట్ ఉందని చెప్పవచ్చు ఈ వైర్ గేట్ లోపలికి అనుసంధానించబడిందని అనుకుందాం ఇక్కడ డిస్కనెక్ట్ ఉంది ఎందుకంటే ఈ గేట్ ఇన్పుట్ 0 వద్ద ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంది కాబట్టి నేను దానిని F1 0 లోపం వద్ద వచ్చి నిలిచినట్లు సూచిస్తున్నాను కాని స్పష్టంగా ఈ లోపం F2 ను ప్రభావితం చేయదు లేదా F ను ప్రభావితం చేయదు ఇది గేట్ యొక్క ఇన్పుట్ను మాత్రమే ప్రభావితం చేస్తుంది అంటే F1 అదేవిధంగా F2 వద్ద లోపం ఉండవచ్చు ఇది F1 లేదా F నుండి స్వతంత్రంగా ఉంటుంది కానీ ఏదేమైనా F వద్ద లోపం ఉంటే ఆ లోపం F1 మరియు F2 రెండింటికీ వెళుతుంది ఎందుకంటే సిగ్నల్ ట్రాన్స్మిషన్ యొక్క దిశ ఈ బాగానే ఉంది కాబట్టి ఈ కారణంగా ఫ్యాన్అవుట్ కాండం యొక్క లోపాలు మరియు శాఖలు 3 వేర్వేరు లోపాలుగా పరిగణించబడతాయి కాబట్టి తిరిగి వెనుకకు వద్దాం ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది 2 ఇన్పుట్ XOR ఫంక్షన్ యొక్క NAND సాక్షాత్కారం కాబట్టి 2 ఇన్పుట్ NAND గేట్లు ఉన్నాయి కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఇక్కడ నుండి ఫ్యాన్అవుట్ కనెక్షన్ ఉంది కాబట్టి నేను వేర్వేరు పంక్తులకు అనుగుణంగా పేరు పెట్టాను దీనిని A మరియు 2 ఫ్యాన్అవుట్ శాఖలను A1 A2 అంటారు ఇది BB1B2 మరియు ఇది C మరియు C 1 C 2 కాబట్టి ఒక సర్క్యూట్లో ఎన్ని పంక్తులు ఉన్నాయో మీరు లెక్కించినట్లయితే మీరు 1 2 3 4 5 6 7 8 9 10 11 మరియు 12 ని చూడవచ్చు కాబట్టి సర్క్యూట్లో మొత్తం 12 పంక్తులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని లోపాలు ఉన్నాయి అని మీరు లెక్కించాలనుకుంటే ప్రతి పంక్తులు 0 వద్ద నిలిచిపోవచ్చు లేదా A 0 లేదా 1 కావచ్చు B 0 లేదా 1 కావచ్చు A 1 0 లేదా 1 కావచ్చు కాబట్టి నేను ఫ్యాన్అవుట్ శాఖలను తయారు చేసాను మరియు వేరు చేస్తాను A2 0 లేదా 1 కావచ్చు 12 పంక్తుల కోసం ఈ విధంగా 24 లోపాలను సరిగ్గా లెక్కించవచ్చు కాబట్టి ఈ సర్క్యూట్ కోసం మనం లెక్కించవచ్చు మరియు 24 లోపాలు ఉన్నాయని చెప్పవచ్చు కొన్ని ప్రత్యేకతలు చూద్దాం తప్పు మోడల్లో చిక్కుకున్న 2 వైవిధ్యాలు ఉన్నాయి ఒకటి సింగిల్ స్టక్ ఎట్ ఫాల్ట్ అంటారు ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది దాని సరళత కారణంగా ఈ తప్పు మోడల్ ఒక నిర్దిష్ట సమయంలో సర్క్యూట్ యొక్క ఒక లైన్ మాత్రమే లోపభూయిష్టంగా ఉంటుందని చెబుతుంది కాబట్టి ఇక్కడ 12 పంక్తులు ఉన్నప్పటికీ ఒక సమయంలో 1 పంక్తి తప్పుగా ఉంటుంది ఈ తప్పు మోడల్ పరిశ్రమలో చాలా విస్తృతంగా ఉపయోగించబడుతోంది మరియు మీరు స్పష్టంగా లెక్కించవచ్చు ఎందుకంటే ప్రతి పంక్తులు 2 లోపాలను కలిగి ఉంటాయి 0 వద్ద నిలిచిపోతాయి లేదా 1 వద్ద నిలిచిపోతాయి కాబట్టి లోపాల వద్ద ఎన్ని నిలిచిఉంటాయో చూద్దాం మేము ఇంతకు ముందే లెక్కించాము అలాంటి 24 లోపాలు ఉండవచ్చు తద్వారా 24 అవుతుంది కాబట్టి ఇది k లోకి 2 అవుతుంది కాబట్టి 12 పంక్తులు ఉంటే మరియు ఒక సమయంలో 1 లోపం సంభవిస్తుందని మీరు అనుకుంటే 2K లోపాలు ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో లోపాల వద్ద చిక్కుకున్న సింగిల్ సంఖ్య 24 అవుతుంది ఇప్పుడు మనం ఒకే లోపం సంభవించే పరిమితిని తొలగిస్తే మనకు ఏవైనా ఏకపక్ష లోపాలు సంభవించవచ్చు దీనిని మల్టిపుల్ స్టక్ ఎట్ ఫాల్ట్ మోడల్ అంటారు ఎన్ని సర్క్యూట్ల పంక్తులు ఒకేసారి లోపాల వద్ద చిక్కుకుంటాయని ఇది చెబుతుంది ఒక సర్క్యూట్లో k పంక్తులు ఉంటే ఇక్కడ మేము వ్యక్తీకరణ ఇచ్చాము లోపాల వద్ద చిక్కుకున్న ములిటిపుల్ మొత్తం ఉంటుంది ఈ సంఖ్య ఎలా వస్తోంది చూద్దాం మనకు ఒక సర్క్యూట్ ఉందని అనుకుందాం ఇక్కడ k సంఖ్యల పంక్తులు ఉన్నాయి ఒక్కొక్క పంక్తిని ఒకేసారి చూడండి మొదటి పంక్తి 3 రాష్ట్రాల్లో ఉండవచ్చు అంటే అది మంచిది కావచ్చు అది 0 వద్ద నిలిచిపోతుంది లేదా 1 వద్ద నిలిచిపోతుంది రెండవ పంక్తి 3 రాష్ట్రాల్లో కూడా మంచిది 0 వద్ద నిలిచిపోతుంది లేదా 1 వద్ద నిలిచిపోతుంది మూడవ పంక్తి 3 రాష్ట్రాల్లో కూడా మంచిది 0 వద్ద నిలిచిపోతుంది లేదా 1 వద్ద నిలిచిపోతుంది ఇక్కడ k వంటి పంక్తులు ఉన్నాయి కాబట్టి మొత్తం సంభావ్యత సంఖ్య 3 k సార్లు ఉంటుంది మరియు ఈ కలయికలలో ఒక కలయిక అన్ని పంక్తులు తప్పు లేనిదని సూచిస్తుంది కాబట్టి మేము దాని నుండి ఒకదాన్ని తీసివేస్తాము కాబట్టి చాలా తప్పు పరిస్థితులు ఉండవచ్చు చిన్న సర్క్యూట్ కూడా మీరు చూస్తారు కాబట్టి k అనేది ది12 కి సమానమైనప్పుడు 5 3 లక్షలకు మించిపోతుంది కాబట్టి అతిపెద్ద సర్క్యూట్లకు ఏమి జరుగుతుంది చూద్దాం లోపాల వద్ద చిక్కుకున్న మల్టిపుల్ స్టక్ ఎట్ ఫాల్ట్ అనంతం అవుతుంది అందుకే తప్పులో చిక్కుకున్న వాటిని విశ్లేషిస్తారు కానీ ఇక్కడ మనకు మంచి అనుభూతిని కలిగించే ఆసక్తికరమైన ఫలితం ఉంది లోపాల వద్ద చిక్కుకున్న అన్ని సింగిల్లను గుర్తించే పరీక్షా సమితి లోపాల వద్ద చిక్కుకున్న బహుళ శాతం పెద్ద మొత్తాన్ని కూడా కనుగొంటుంది ఇది కనీసం 95 శాతం కంటే ఎక్కువ ఇది ఘాటుగా నిరూపించబడింది మరియు ధృవీకరించబడింది సర్క్యూట్కు ఫ్యాన్అవుట్ కనెక్షన్లు కొన్ని నిర్దిష్ట రకాల సర్క్యూట్లకు కొన్ని ఫలితాలు ఉన్నాయి దీనిని ప్రత్యేకమైన OR ప్రత్యేకమైన NOR గేట్ లేని సర్క్యూట్ వంటి చెట్టు అని పిలుస్తారు మరియు NOT AND OR NAND NOR గేట్లు అన్ని సింగిల్ లోపాలను గుర్తించే పరీక్షా వెక్టర్ల సమితి లోపాల వద్ద చిక్కుకున్న అన్ని బహుళాలను కూడా గుర్తించగలదని నిరూపించవచ్చు కాబట్టి ఈ ఫలితాలు ఒకే తప్పులో చిక్కుకోవడం అంత చెడ్డది కాదని మీకు చెప్తుంది మీరు అన్ని సింగిల్ లోపాలను గుర్తించగలిగితే లోపాల వద్ద చిక్కుకున్న బహుళ శాతం పెద్ద మొత్తాన్ని కూడా మేము గుర్తించగలము కొన్ని ఉదాహరణలను చూద్దాం ఇక్కడ మనకు సరళమైన 2 ఇన్పుట్ మరియు గేట్ ఉంది ఇది ఇప్పుడు లోపాల వద్ద చిక్కుకుపోయింది ఈ AND గేటును పరీక్షించడానికి నాకు 3 పరీక్ష వెక్టర్స్ 0 1 1 0 మరియు 1 1 అవసరం ఎందుకంటే మనం ఇప్పుడు 0 1 వర్తింపజేస్తే అవుట్పుట్ 0 అవుతుంది కాబట్టి అది గుర్తించగల లోపాలు ఏమిటి చూద్దాం ఇది 1 వద్ద నిలిచిపోయినట్లు గుర్తించగలదు ఎందుకంటే సాధారణంగా అవుట్పుట్ 0 గా ఉంటుంది కానీ A కూడా 1 వద్ద స్థిరంగా ఉంటే రెండూ 1 1 గా ఉంటాయి అవుట్పుట్ మారుతుంది అదేవిధంగా అవుట్పుట్ లైన్ 1 వద్ద నిలిచి ఉంటే అది కూడా అవుట్పుట్ మార్పు చేస్తుంది ఈ 1 0 అదేవిధంగా B పై లోపాన్ని కనుగొంటుంది B 1 వద్ద నిలిచి ఉంటే అది కనుగొంటుంది అప్పుడు అవుట్పుట్ మారుతుంది మరియు F 1 కూడా ఉంటుంది 0 0 టెస్ట్ వెక్టర్ ఒక AND గేట్ కోసం పనికిరానిది ఇది ఏ లోపం ఏ ఒక్క దోషాన్ని గుర్తించదు ఎందుకంటే అవుట్పుట్ 0 అవుతుంది కేవలం 1 వద్ద F కు మాత్రమే ఇస్తే లేదా A లో లోపాల ఉన్న లేదా B లో మార్పు లేకపోయినా నేను 1 1 ను వర్తింపజేస్తే ఈ 3 లోపాలను గుర్తించగలను ఎందుకంటే సాధారణంగా అవుట్పుట్ 1 అవుతుంది ఈ 3 లోపాలలో ఏదైనా ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది ఇప్పుడు 4 ఇన్పుట్ AND గేట్కు వెళ్దాం మాకు 5 పరీక్ష వెక్టర్స్ అవసరం 16 కి బదులుగా కాదు ఇక్కడ మనకు 1 తక్కువ అవసరం మీరు చూస్తారు 0 1 1 1 0 1 1 1 ఇది తప్పు A ను 0 వద్ద నిలిచిపోయింది అని కనుగొంటుంది ఇది 0 వద్ద నిలిచిపోయింది అని తేలికగా తనిఖీ చేయవచ్చు అక్కడ అవుట్పుట్ మారుతుంది మరియు F 1 వద్ద నిలిచిపోతుంది 1 1 లైన్ B లో 1 వద్ద నిలిచిపోయిందని 1 1 0 1 లైన్ C లో 1 వద్ద నిలిచిపోయిందని మరియు 1 1 1 0 D పై 1 వద్ద నిలిచిపోయిందని కనుగొంటుంది అదేవిధంగా 1 1 1 1 ఈ అన్ని పంక్తులలో 0 వద్ద చిక్కుకున్నట్లు కనుగొంటుంది కాబట్టి 5 పరీక్ష వెక్టర్స్ మాత్రమే అవసరం కాబట్టి సాధారణంగా n ఇన్పుట్ AND గేట్ కోసం మీకు n ప్లస్ 1 చాలా పరీక్ష వెక్టర్స్ అవసరం మరియు కాదు కొన్ని ఉదాహరణలు 3 ఇన్పుట్ ఎక్స్క్లూజివ్ OR తీసుకుందాం 3 ఇన్పుట్ ఎక్స్క్లూజివ్ OR 2 టెస్ట్ వెక్టర్స్ను మాత్రమే గుర్తుకు తెస్తుంది 0 0 0 మరియు 1 1 1 బేసి సంఖ్య ఇన్పుట్లు 1 వద్ద ఉంటే ప్రత్యేకమైన OR గేట్ అవుట్పుట్ 1 ను కలిగి ఉంటుందని మీరు అనుకుంటారు ఇన్పుట్ల సంఖ్యలు కూడా 0 ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది ఇప్పుడు ఇక్కడ మొదటి టెస్ట్ వెక్టర్ 1 గా ఇన్పుట్ల సంఖ్యను కలిగి ఉంది మరియు ఇక్కడ బేసి సంఖ్య ఇన్పుట్ ఉంది మొదటిది అవుట్ 0 ఇక్కడ అవుట్పుట్ 1 ఇప్పుడు ఏదైనా ఇన్పుట్ 1 లోపం వద్ద నిలిచిపోయి ఉంటే 1 సంఖ్య కూడా బేసి నుండి మారుతుంది కాబట్టి 0 0 0 అన్ని లోపాలను 1 లోపంతో గుర్తించగలదు మరియు వాస్తవానికి అవుట్పుట్ 1 లోపం వద్ద నిలిచిపోతుంది అదేవిధంగా 111 యొక్క బేసి సంఖ్య 1 ఉంది కానీ వాటిలో దేనిలోనైనా 0 లోపం వద్ద చిక్కుకుంటే వాటి సంఖ్య సమానంగా మారుతుంది కాబట్టి అవుట్పుట్ 0 అవుతుంది కాబట్టి 1 1 1 అన్ని ఇన్పుట్లను 0 వద్ద గుర్తించగలదు ఇప్పుడు లోపాలు మీ 4 ఇన్పుట్ XOR గేట్ చూడండి దురదృష్టవశాత్తు ఇక్కడ మీకు 1 అదనపు వెక్టర్ ఎందుకు కావాలి చూద్దాం ఎందుకంటే ఇవన్నీ 0 మరియు 1 నమూనాలు రెండూ కూడా వాటి సంఖ్యను కలిగి ఉంటాయి రెండు సందర్భాల్లోనూ అవుట్పుట్ 0 కాబట్టి 0 లోపంతో చిక్కుకున్న అవుట్పుట్ను నేను ఎలా గుర్తించగలను చూద్దాం దాని కోసం నాకు బేసి సంఖ్యతో 1 అదనపు పరీక్ష వెక్టర్ అవసరం చివరి వెక్టర్ అవుట్పుట్ 0 లోపంతో చిక్కుకున్నట్లు కనుగొంటుంది కాని మిగతా 2 ఎప్పటిలాగే అన్ని ఇన్పుట్లు 1 వద్ద నిలిచిపోతాయి 0 లోపాలతో చిక్కుకుంది మరియు ఈ రెండు సందర్భాల్లో అవుట్పుట్ 0 గా ఉంది అందువల్ల నేను 1 లోపంతో నిలిచిపోయిందని గుర్తించాను కాబట్టి సాధారణంగా m ఇన్పుట్ XOR గేట్ కోసం m 100 లేదా 1000 ఏమైనా కావచ్చు కాబట్టి మీరు ఆ గేటును నిర్మించగలిగితే అవసరమైన పరీక్ష వెక్టర్ల సంఖ్య 2 లేదా 3 మాత్రమే ఉంటుంది 2 అయితే M బేసి మరియు 3 అయితే m ఈవెన్ అవుతుంది ఇది XOR గేట్ యొక్క మంచి లక్షణం చివరగా బ్రిడ్జింగ్ ఫాల్ట్ మోడల్ని చూద్దాం ఇక్కడ మనం 2 లేదా అంతకంటే ఎక్కువ పంక్తులు కలిసిపోతున్నాయని చెప్తున్నాము ఇది సాధ్యమే ఎందుకంటే లేఅవుట్లో పంక్తులు చాలా దగ్గరగా నడుస్తున్నాయి మరియు కల్పన సమయంలో కొన్ని లోపాలు ఉండవచ్చు ఈ వంతెన కారణంగా ఏదో జరుగుతోంది దీనిని మేము AND బ్రిడ్జింగ్ లేదా OR బ్రిడ్జింగ్ అని పిలుస్తాము ఇది ఇలా జరుగుతుందిఇక్కడ 2 పంక్తులు ఉన్నాయి మరియు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఉంది మేము చెప్పేది ఏమిటంటే AND brigding ను ఉపయోగించడం అంటే ఈ కనెక్షన్ మరియు ఈ AND గేట్ యొక్క ఈ అవుట్పుట్ రెండు ప్రదేశాలకు వెళుతున్నందున ఇక్కడ చేర్చబడిన సూచించబడిన AND గేట్ ఉన్నట్లుగా మేము అనుకుంటాము అంటే ఈ ఇన్పుట్లలో ఒకటి 1 అయితే ఇతర ఇన్పుట్ 0 అవుతుంది మరియు వంతెన కారణంగా AND 0 మరియు 1 గా ఉంటుంది ఈ రెండు పంక్తులు 0 మరియు 0 అవుతాయి అదేవిధంగా OR AND అయినా ఇది మీరు CMOS కోసం ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది నేను సాధారణంగా వంతెన చేస్తున్నామా మరియు మేము సానుకూల లేదా ప్రతికూల తర్కాన్ని ఉపయోగిస్తున్నామా అనే దానిపై ఆధారపడి ఉంటుంది పాజిటివ్ లాజిక్ అంటే అధిక వోల్టేజ్ 1 తక్కువ వోల్టేజ్ 0 నెగటివ్ లాజిక్ అంటే అధిక వోల్టేజ్ 0 తక్కువ వోల్టేజ్ 1 ఇప్పుడు నేను గుర్తించడానికి మరియు వంతెనను చూపించడానికి ఉదాహరణగా నేను వంతెనలో పాల్గొన్న పంక్తులలో ఒకదాన్ని 0 గా ఉంచాలి ఇతర పంక్తులు 1 గా ఉంచాలి ఎందుకంటే ఇక్కడ వంతెన లేకపోతే అవుట్పుట్ 0 లేదా 1 గా వస్తుంది అది 0 లేదా 1 గా ఉంటుంది కానీ ఈ లోపం కారణంగా అవుట్పుట్ 0 మరియు 0 వస్తాయి అక్కడ మార్పు ఉంటుంది కాబట్టి నేను దానిని సరిగ్గా గుర్తించగలను రేఖాచిత్రం నేను చెప్పినదానిని చూపిస్తుంది మొదటి సందర్భంలో మీరు ఈ పంక్తులు F మరియు G లను చూడగలిగినప్పుడు 2 గేట్ల అవుట్పుట్లు సమాంతరంగా ఉన్నాయి అవి చిన్న వంతెనను పొందుతున్నాయి ప్రభావవంతంగా ఒక AND ఉపయోగిస్తే AND ఆపరేషన్ చూపించబడుతుంది అది OR వంతెన అయితే OR ఆపరేషన్ జరిగిదీని అవుట్పుట్ F మరియు G కి వెళుతుంది దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వస్తాము తరువాతి ఉపన్యాసంలో మనం మరికొన్ని తప్పు నమూనాలను మరియు లోపాల సంఖ్యను తగ్గించడానికి మేము సాధారణంగా చేసే ఇతర మార్గాల ఆపరేషన్లు చూస్తాము